ఇంతకు ముందు పాఠంలో మనము నియామక సమస్యను పరిచయం చేసాము మరియు మనము ఎడమ వైపు చూపబడుతున్న 4 x 4 నియామక సమస్యను పరిష్కరించడం ప్రారంభించాము మనము సమస్య పరిష్కారం రెండు చాలా సరళమైన ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని చెప్పాము మొదటిది మనం సున్నా స్థానాల్లో నియామకం చేయగలిగి మరియు సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందగలిగితే అంటే ప్రతి అడ్డు వరుసకు ఒక నియామకం మరియు ప్రతి నిలువు వరుసకు ఒక నియామకం ఉంటుంది అప్పుడు అటువంటి పరిష్కారంలో సున్నా ఖర్చు ఉంటుంది మరియు అటువంటి పరిష్కారం వాంఛనీయం అవుతుంది అప్పుడు అన్ని ఖర్చులు ≥ 0 అవుతాయి ఈ మాత్రికలో సున్నా ఖర్చు లేదని కూడా మనము గమనించాము కాబట్టి మనము ఇప్పుడు ఈ మాత్రికను మరొక మాత్రికకు తగ్గిస్తాము ఈ ఫలిత మాత్రిక ప్రతి అడ్డు వరుస నుండి కనిష్ట విలువను మరియు ప్రతి నిలువు వరుస నుండి కనీస విలువను తీసివేయడం ద్వారా వచ్చింది ఇప్పుడు ఈ ఫలితం మనకు ఇక్కడ ఉన్న మాత్రిక ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న ఈ ఫలిత మాత్రిక ప్రతిదానిలో సున్నా కలిగి ఉంది అడ్డు వరుస మరియు ప్రతి నిలువు వరుస లో సున్నా ఉంది అందువల్ల ఈ మాత్రికను ఉపయోగించి మనం నియామకం చేయవచ్చు మరియు మనము సున్నా స్థానాల్లో నియామకం చేయడానికి ప్రయత్నిస్తాము మనకు సాధ్యమయ్యే పరిష్కారం లభిస్తుందో లేదో అంటే మనం ఇప్పుడు సున్నా స్థానాల్లో మాత్రమే నియామకం చేస్తాము ఆపై మనకు నాలుగు నియామకాలు లభిస్తాయో లేదో చూద్దాము అంటే ప్రతి అడ్డు వరుసకు ఒక నియామకం మరియు ప్రతి నిలువు వరుసకు ఒక నియామకం ఉండేలా చేద్దాం ఇప్పుడు ఈ మాత్రికను తీసుకొని నియామకం ప్రారంభిద్దాం కాబట్టి అదే మాత్రిక ఇక్కడ చూపబడుతుంది మనము 1వ వరుసలో 4 2 0 మరియు 1 మాత్రమే ఉన్నాయని గమనించాము మరియు 1వ వరుసలో ఒక సున్నా మాత్రమే ఉంది అందువల్ల మనము ఇక్కడ ఒక నియామకం చేయవచ్చు మరియు ఇది నీలం రంగులో చూపబడుతుంది ఇప్పుడు మనము ఒక నియామకం చేసిన క్షణం అంటే 1వ వరుసలో మనము ఒక నియామకం చేసాము 3వ నిలువు వరుసకు కూడా ఒక నియామకం ఉంది అందువల్ల 3వ నిలువు వరుసకు నియామకం ఉండకూడదు ఇప్పుడు ఇది దీని ద్వారా చూపబడింది కాబట్టి ఇది మనకు నియామకం కాదు ఇప్పుడు నేను రెండవ వరుసలో ఒక నియామకం చేయగలనా అని చూస్తున్నాను ఇప్పుడు 2వ వరుసలో రెండు సున్నా స్థానాలు ఉన్నాయి మనము 1వ వరుసలో నియామకం చేశాము ఎందుకంటే ఒకే సున్నా స్థానం మాత్రమే ఉంది కాబట్టి మనము నియామకం చేశాము ఇప్పుడు రెండు సున్నా స్థానాలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మొదటి స్థానంలో నియామకం చేయవచ్చు లేదా ఇక్కడ నియామకం చేయవచ్చు కానీ ప్రస్తుతానికి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి మనము తాత్కాలికంగా నియామకం చేయడం లేదు మరియు 3వ వరుసలో కూడా రెండు సున్నా స్థానాలు ఉన్నాయి అందువల్ల మనము 3వ వరుసలో కూడా నియామకం చేయడం లేదు అప్పుడు మనము 4వ వరుసకు వెళ్తాము 4వ వరుసలో ఒక సున్నా మాత్రమే ఉంది అందువల్ల మనం ఒక నియామకం చేయవచ్చు ఈ నియామకం నీలం రంగులో చూపబడింది మరియు నేను దానిని box లోపల కూడా గుర్తించాను కాబట్టి మనము 4వ వరుసలో ఒక నియామకం చేసాము ఇది ఇప్పటికే కేటాయించబడింది కాబట్టి నీలం రంగు ఇప్పటికే కేటాయించినట్లు చూపిస్తుంది కాబట్టి నేను దానిని మరొక box లో ఉంచుతున్నాను ఇది ఇప్పటికే కేటాయించబడింది ఇప్పుడు నాలుగవ అడ్డు వరుస మరియు రెండవ నిలువు వరుసలో ఇప్పటికే నియామకం ఉండటం వలన మళ్ళీ రెండవ నిలువు వరుసలో నియామకం చేయలేము కాబట్టి ఇది కూడా ఎక్స్ తో కొట్టి వేయడం జరుగుతుంది కావున ఇప్పటికి మాత్రికలో మనము రెండు నియామకాలు చేసాము మరియు ఇంకా కొన్ని సున్నాలు మిగిలి ఉన్నాయి ఇప్పుడు మనము నిలువు వరుస వారీగా చూడటం మొదలుపెట్టాము ఇప్పుడు మనం నిలువు వరుస వారీగా చూడటం మొదలుపెట్టాము మరియు మనం ఏమి చేస్తామో చూద్దాం మనము ఇప్పటికే ఇక్కడ మరియు ఇక్కడ నియామకం చేసాము అని గ్రహించాము కాబట్టి నేను 1వ నిలువు వరుసను పరిశీలిస్తే 1వ నిలువు వరుసకు ఒక సున్నా మాత్రమే ఉంది అందువల్ల నేను ఇక్కడ ఒక నియామకాన్ని చేయగలను ఇప్పుడు 1వ నిలువు వరుసలో ఒక సున్నా మాత్రమే ఉన్నప్పుడు నియామకం చేయడం జరిగింది మరియు 3వ అడ్డు వరుసలో ఒక నియామకం ఉంది అందువల్ల మనము ఇక్కడ ఒక నియామకం చేయలేము ఇప్పుడు అది మరొక X చే చూపబడింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మళ్లీ వెనక్కి వెళ్లి మరల చూద్దాము 2వ నిలువు వరుసలో ఇప్పటికే నియామకం ఉంది 3వ నిలువు వరుసలో ఇప్పటికే నియామకం ఉంది 4వ నిలువు వరుసలో ఒకే ఒక కేటాయించదగిన సున్నా మాత్రమే ఉంది కాబట్టి మనము ఈ ఒక నియామకాన్ని చేస్తాము మనము దీనిని కూడా చూడవచ్చు మరియు ఒకసారి మనము దీనిని ఉంచినట్లయితే ఇప్పుడు మనకు 4 నియామకాలు నీలం రంగులో చూపబడతాయి కాబట్టి మనము మొదట ఈ నియామకంతో ప్రారంభించాము తరువాత మనము ఈ నియామకాన్ని చేసాము తరువాత మనము ఈ నియామకాన్ని చేసాము ఈ నియామకం మరియు మనము ఈ నియామకాన్ని చేసాము కాబట్టి నియామకాలు నీలం రంగులో అలాగే ఎరుపు box లో చూపబడతాయి కాబట్టి ఇప్పుడు మనము నాలుగు నియామకాలు చేసాము ఇప్పుడు మనము ప్రతి వరుసలో సున్నా స్థానాల్లో మాత్రమే నియామకాలు చేసాము ఇప్పుడు ప్రతి అడ్డు వరుసలోను మరియు ప్రతి నిలువు వరుసలోను ఒక నియామకం ఉంది కాబట్టి ఇది సాధ్యమయ్యే పరిష్కారం ఇప్పుడు ఈ నాలుగు నియామకాలు X13 1 కి అనుగుణంగా ఉంటాయి ఈ స్థానం 1వ అడ్డు వరుస 3వ నిలువు వరుస X13 1 X24 1 X31 1 మరియు X42 1 ఇవి మనము చేసిన నాలుగు నియామకాలు ఇప్పుడు తగ్గిన మాత్రికలో సున్నా ఖర్చుతో సాధ్యమయ్యే పరిష్కారం మనకు లభించింది కాబట్టి ఈ తగ్గిన మాత్రిక వాంఛనీయమైనది మరియు అందువల్ల ఇది అసలు మాత్రికకు వాంఛనీయమైనది ఎందుకంటే తగ్గిన మాత్రికకు పరిష్కారం అసలు మాత్రికకు పరిష్కారం లాంటిదే అనే ఊహలో తగ్గిన మాత్రిక వచ్చింది మళ్ళీ పునరావృతం చేయడానికి ఇవి నాలుగు నియామకాలు కాబట్టి boxలో ఉన్న నియామకాలును చూపించడానికి మళ్ళీ పునరావృతం చేయడానికి ఇది మన మొదటి నియామకం ఇది ఆగిపోయింది ఇది మన రెండవ నియామకం ఇది మన 3వ నియామకం మరియు ఈ క్రమంలో ఇది మన 4వ నియామకం కాబట్టి మనము మొదటి నియామకాన్ని చేసినప్పుడు ఇది తొలగించబడింది మనము ఈ రెండవ నియామకాన్ని చేసినప్పుడు ఇది తొలగించబడింది మనము మొదటి నియామకం చేసినప్పుడు ఈ సున్నా తొలగించబడింది మనము రెండవ నియామకం చేసినప్పుడు ఇది తొలగించబడింది అప్పుడు మనము 3వ నియామకం ఇక్కడ చేసాము ఇది తొలగించబడింది మరియు తరువాత మనము 4వ నియామకం ఇక్కడ చేసాము ఇప్పుడు ఈ తగ్గిన మాత్రిక వాంఛనీయమైనది ఇది అసలు మాత్రికకు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నియామకాలు చేసిన స్థానాలు చోట ఖర్చులు ఇక్కడ చూపించబడ్డాయి కాబట్టి నియామకాలు ఖర్చు 4 8 12 12 9 21 21 6 27 మొత్తం ఖర్చు ఈ ఖర్చు వాంఛనీయ పరిష్కారానికి అనుగుణంగా ఉంటుంది మరియు వాంఛనీయ పరిష్కారం X13 1 X24 1 X31 1 మరియు X42 1 ద్వారా లక్ష్యం ఫంక్షన్ విలువ 27 కి సమానం కాబట్టి మొదటి ఉదాహరణ నుండి నియామకాల సమస్యను పరిష్కరించడానికి చాలా సులభమైన మార్గం మనము అర్థం చేసుకున్నాము మనము ఇచ్చిన మాత్రికతో ప్రారంభించాము ప్రతి అడ్డు వరుస నుండి కనిష్ట వరుసను ప్రతి నిలువు వరుస నుండి కనిష్ట నిలువు వరుసను తీసివేయడం ద్వారా మనము మాత్రికను తగ్గించాము అంటే ప్రతి అడ్డు వరుసలో మరియు ప్రతి నిలువు వరుసలో కనీసం ఒక సున్నా ను పొందాము కేటాయింపులు చేయడం ప్రారంభించండి మొదట అడ్డు వరుసలు ఆపై నిలువు వరుసలను చూడటం ద్వారా నియామకం ప్రారంభించండి ఒకవేళ అక్కడ ఓకే ఒక సున్నా మాత్రమే ఉంటే ఒకవేళ కేటాయించదగిన సున్నా ఒకటి మాత్రమే ఉంటే అప్పుడు మనము నియామకం చేయవచ్చు మనము ప్రక్రియను పునరావృతం చేయడానికి మళ్ళీ ఈ నియామకంతో ప్రారంభించాము ఎందుకంటే దీనిలో ఒకే ఒక సున్నా మాత్రమే ఉంది కాబట్టి ఇది స్వయంచాలకంగా రద్దు చేయబడింది ఇప్పుడు 2వ అడ్డు వరుసలో రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి మనము నియామకం చేయలేదు 3వ అడ్డు వరుసలో కూడా రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నియామకం చేయలేదు దీనికి ఒక సున్నా మాత్రమే ఉంది కాబట్టి మనము ఒక నియామకం చేసి ఇది రద్దు చేసాము అప్పుడు మనము నిలువు వరుసకు తిరిగి వెళ్ళాము ఇప్పుడు నిలువు వరుస ఒక సున్నా మాత్రమే ఉంది కాబట్టి మనము ఈ నియామకాన్ని చేసాము మరియు దీన్ని రద్దు చేసాము ఈ రెండు నిలువు వరుసలు ఇప్పటికే కేటాయించబడ్డాయి ఇప్పుడు దీనికి ఒకే ఒక కేటాయించదగిన సున్నా మాత్రమే ఉంది మరియు మనము నియామకాన్ని చేసాము మరియు మనకు నాలుగు నియామకాలు వచ్చాయని గ్రహించాము అంటే మనకు సాధ్యమయ్యే పరిష్కారం లభించింది మరియు తరువాత మనము సమాధానం ఇచ్చాము ఇప్పుడు తరువాత ప్రశ్న ఏమిటంటే మనము నియామక సమస్య పరిష్కారం చేసేటప్పుడు ప్రతిసారి ఇలానే జరుగుతుందా లేక ఇంకా ఏమైనా జరుగుతుందా సహజంగానే ఇంకేదో జరగవచ్చు మరియు ఏమి జరుగుతుందో మనం చూద్దాము ఇది మనం చూసిన వాటికి చాలా భిన్నంగా ఉంటుంది మనము దానిని మరొక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాము కాబట్టి మనము ఇప్పుడు రెండవ ఉదాహరణకి వెళ్లి సారూప్యమైన భిన్నమైన నియామక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాము ఇది మన రెండవ ఉదాహరణ ఇది మళ్ళీ కొద్దిగా భిన్నమైన 4 x 4 వ్యయ గుణకాల నియామక సమస్య కాబట్టి మనం మళ్ళీ చెప్పగలము ఇది నాలుగు ఉద్యోగాలు మరియు నలుగురు వ్యక్తులను సూచిస్తుంది కాబట్టి మళ్ళీ అదే రెండు సూత్రాల ఆధారంగా మనము నియామకం చేస్తాము మొదట ప్రతి అడ్డు వరుస నుండి కనిష్ట విలువను మరియు ప్రతి నిలువు వరుస నుండి కనిష్ట విలువను తీసివేయడానికి ప్రయత్నించండి ప్రతి అడ్డు వరుసలో మరియు ప్రతి నిలువు వరుసలో కనీసం ఒక సున్నా ఉన్న మాత్రికను పొందడానికి ప్రయత్నించండి మనము అలాంటి మాత్రికతో నియామకం చేస్తాము మరియు మనకు నాలుగు నియామకాలు లభిస్తాయో లేదో చూద్దాం లేదా మనము నాలుగు నియామకాలును కలిగి ఉన్న సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందగలమా చూద్దాం కాబట్టి అది పద్ధతి కాబట్టి మొదటి విషయం ఏమిటంటే మనము ప్రతి అడ్డు వరుస నుండి కనిష్ట విలువను తీసివేస్తాము 1వ అడ్డు వరుసలో కనిష్ట విలువ 4 కాబట్టి 4 2 0 5 పొందడానికి 4 ను తీసివేస్తాము 2వ అడ్డు వరుసలో కనిష్ట విలువ 5 కనుక ఇది 2 0 1 4 అవుతుంది 3వ అడ్డు వరుసలో కనిష్ట విలువ 9 4వ అడ్డు వరుసలో కనిష్ట విలువ 6 కాబట్టి మనము 1వ అడ్డు వరుస నుండి 4 ను తీసివేస్తాము కాబట్టి మనకు 4 2 0 5 లభిస్తుంది ఇది మీరు అక్కడ చూడవచ్చు 5 ను తీసివేస్తే మీకు 2 0 1 4 లభిస్తుంది 3వ అడ్డు వరుసలోని ప్రతి మూలకం నుండి 9 ను తీసివేస్తే మీకు 0 1 2 3 లభిస్తుంది మరియు 6 ను తీసివేస్తే మీకు 3 0 2 5 లభిస్తాయి ఇప్పుడు మనము నిలువు వరుసలను చూడటం ప్రారంభించి నిలువు వరుసను కనిష్టాన్ని తీసివేస్తాము 1వ నిలువు వరుస కనిష్టం సున్నా కాబట్టి మనము దానిని నిలుపుకుంటాము 2వ నిలువు వరుస కనిష్టం సున్నా మనము దానిని నిలుపుకుంటాము 3వ నిలువు వరుస కనిష్టం సున్నా మనము నిలువు వరుసను నిలుపుకుంటాము 4వ నిలువు వరుస కనిష్టం 3 కాబట్టి 2 1 0 మరియు 2 పొందడానికి 3 ని తీసివేస్తాము కాబట్టి ఈ 4వ నిలువు వరుస నుండి కనిష్ట విలువను తీసివేసిన తరువాత ఇది తగ్గిన మాత్రిక ఇప్పుడు మనము ఈ మాత్రికలో నియామకాలును ప్రారంభించవచ్చు మరియు మనము దానిని చేయడం ప్రారంభిస్తున్నాము కాబట్టి నేను ఈ మాత్రికను ఇచ్చాను ఇప్పుడు మనం 1వ అడ్డు వరుసను చూద్దాము 1వ అడ్డు వరుసలో ఒకే ఒక కేటాయించదగినది సున్నాఉంది మనము ఒక నియామక చేస్తాము ఇది నీలం రంగులో చూపబడింది మరియు దానిని చూపించడానికి మళ్ళీ నన్ను boxను జోడించనివ్వండి అది ఒక నియామకం కాబట్టి మనము మన మొదటి నియామకాన్ని చేసాము మరియు ఈ మొదటి నియామకం కారణంగా మరొకటి సున్నాలేదు కాబట్టి మనము 1వ అడ్డు వరుసలో 3వ నిలువు వరుసకు నియామకం కేటాయించబడింది కాని ఇక్కడ ఇంకా సున్నాలు లేవు కాబట్టి మనము దానిని అలాగే ఉంచుతాము ఇప్పుడు మనము 2వ అడ్డు వరుసను చూద్దాము మనము 2వ అడ్డు వరుసను చూద్దాము మరియు మనము ఇప్పటికే ఒక నియామకం చేసాము మొదటి నియామకం ఇక్కడ ఉంది దానిని box ద్వారా చూపిస్తున్నాము మరియు ఇప్పుడు 2వ అడ్డు వరుసలో కేవలం ఒక సున్నా మాత్రమే ఉంది కాబట్టి మనము ఇక్కడ మరొక నియామకాన్ని చేస్తాము కాబట్టి మనము ఇక్కడ ఒక నియామకం చేసాము 2వ అడ్డు వరుస 2వ నిలువు వరుసకు వెళుతుంది ఎందుకంటే మనము ఇక్కడ ఈ నియామకాన్ని చేసాము మనము ఈ సున్నాను రద్దు చేయాలి ఎందుకంటే 2వ నిలువు వరుస ఒక నియామకం మాత్రమే కలిగి ఉంటుంది మరియు ఇది ఈ ఎరుపు రంగు X చే ఇవ్వబడుతుంది ఇది ఈ సున్నాని రద్దు చేస్తుంది ఇప్పుడు నేను 3వ అడ్డు వరుసకు వెళ్తాను మరియు అక్కడ రెండు సున్నాలు ఉన్నాయని నేను గమనించాను కాబట్టి నేను నియామకాలు చేయను ఇప్పుడు నేను 4వ అడ్డు వరుసకు వెళ్తాను అక్కడ 4వ అడ్డు వరుసకు కేటాయించదగిన సున్నా లేదని నేను గ్రహించాను ఇప్పుడు నేను 1వ నిలువు వరుసకు వచ్చాను ఇక్కడ ఒక సున్నా ఉంది కాబట్టి నేను ఒక నియామకం చేస్తాను కాబట్టి అదే పట్టికలో ఇక్కడ చూపబడుతుంది కాబట్టి మళ్ళీ నేను అన్ని నియామకాలు గుర్తించాను ఇది మన మొదటి నియామకం ఇది మన రెండవ నియామకం ఇది రద్దు చేయబడింది ఇప్పుడు మనము 1వ నిలువు వరుసను చూద్దాము మరియు మనము ఇక్కడ ఒక నియామకాన్ని చేద్దాము కాబట్టి మనము ఇక్కడ ఈ నియామకాన్ని చేసినప్పుడు ఇది వెళ్తుంది ఎందుకంటే 3వ అడ్డు వరుసలో 1వ నిలువు వరుసలో 1వ నిలువు వరుసకు ఒక నియామకం ఉంది 3వ అడ్డు వరుస కూడా ఒక నియామకం ఉంది కాబట్టి ఈ సున్నా విలువను జోడించడం లేదు మరియు అది మళ్ళీ ఎరుపు రంగుతో చూపబడుతుంది కాబట్టి ఇప్పుడు మనము 2వ నిలువు వరుసకు వెళ్తాము ఇది నేను ఇప్పటికే నియామకం చేయడం జరిగింది 3వ నిలువు వరుస ఇప్పటికే కేటాయించబడింది 4వ నిలువు వరుసకు కేటాయించదగిన సున్నా లేదు కాబట్టి మనము అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలను చూస్తూ ఉంటే మనము ఇకపై నియామకం చేయలేమని గ్రహించాము మనము ఇకపై నియామక చేయలేము ఎందుకంటే ఈ మాత్రికలోని అన్ని సున్నా లు బాక్స్ చేయబడ్డాయి అంటే అవి కేటాయించబడ్డాయి లేదా అవి దాటిపోయాయి అంటే అవి నియామకం చేయడానికి సరిపోవు కాబట్టి మనము ఈ సమయంలో నియామక విధానాన్ని ఆపివేయాలి అని గ్రహించాము వాస్తవానికి 4 నియామకాలు కలిగి ఉండటానికి 3 నియామకాలు మాత్రమే చేశాము కాబట్టి మనకు ఇంకా ఆ సాధ్యమైన పరిష్కారం లభించలేదు మనము సున్నా స్థానాల్లో మాత్రమే నియామకాలు చేస్తామని గుర్తుంచుకోండి మనము సున్నా కాని స్థానాల్లో నియామకాలు చేయము ఉదాహరణకు 4వ అవకాశం ఇది 2 కాబట్టి మనము ఈ 2 లో నియామకం చేయలేదు మరియు కాబట్టి మనకు పరిష్కారం లభించింది అని చెప్పలేము మనము నియామకాలు సున్నా స్థానాల్లో మాత్రమే చేస్తాము ఎందుకంటే నేను సున్నా స్థానాల్లో నియామకాలు చేస్తే నాకు సాధ్యమయ్యే పరిష్కారం లభిస్తుందనే సూత్రంపై మనము పని చేస్తున్నాము ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు సున్నా కాబట్టి అప్పుడు అటువంటి పరిష్కారం వాంఛనీయమైనది కాబట్టి మరొక మాత్రికను పొందడానికి మనము ఈ మాత్రికకు ఏదైనా చేయాలి మరియు తరువాత మనము ఇతర మాత్రికలో నియామకం చేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేయాలి ఇప్పుడు మనము వేరొక పద్ధతిని ఉపయోగించి ఈ మాత్రికలో కొన్ని మార్పులు చేద్దాము కాబట్టి ఇప్పుడు ఆ పద్ధతిని ప్రారంభిద్దాం ఇప్పుడు మనము ఇలా చెబుతాము ఇప్పుడు మనము ఒక అల్గోరిథం ఆధారంగా కొన్ని గీతలు గీయబోతున్నాము మరియు కొన్ని టిక్ లు చేస్తాము కాబట్టి ఇప్పుడు కేటాయించని అడ్డు వరుసను టిక్ చేయండి కాబట్టి ఈ 4వ అడ్డు వరుసలో నియామకం లేదు కాబట్టి అడ్డు వరుసను టిక్ చేయండి మరియు ఒకవేళ ఆ అడ్డు వరుసలో సున్నా ఉంటే సంబంధిత నిలువు వరుసను టిక్ చేయాలి ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సంబంధిత నిలువు వరుసను టిక్ చేయండి కాబట్టి సంబంధిత నిలువు వరుసను టిక్ చేసాము ఇప్పుడు ఈ నిలువు వరుస టిక్ చేయబడింది ఆ నిలువు వరుసలో నియామక ఉంటే సంబంధిత అడ్డు వరుసను టిక్ చేయండి కాబట్టి ఈ అడ్డు వరుసను ఇప్పుడు టిక్ చేయాలి మళ్ళీ ఆ నిలువు వరుసలో సున్నా టిక్ ఉంటే ఆ నిలువు వరుసను టిక్ చేయాలి అయితే సున్నా ఉంది కానీ నిలువు వరుస ఇప్పటికే టిక్ చేయబడింది కాబట్టి ఇక్కడ టికింగ్ చేయడానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు కాబట్టి మళ్లీ నన్ను అదే విధానాన్ని పునరావృతం చేయనివ్వండి నియామకం చేయని అడ్డు వరుసను టిక్ చేయండి ఒకవేళ టిక్ చేసిన అడ్డు వరుసలో సున్నా ఉంటే ఒకవేళ ఇప్పటికే టిక్ చేయకపోతే సంబంధిత నిలువు వరుసను టిక్ చేయండి ఒక నిలువు వరుస టిక్ చేయబడితే మరియు నియామక ఉంటే ఒకవేళ ఇప్పటికే టిక్ చేయకపోతే సంబంధిత అడ్డు వరుసను టిక్ చేయండి ఈ విధానాన్ని పునరావృతం చేయండి ఇది క్రొత్త విషయం మరియు మనము దీనిని ఇక్కడ చూపిస్తాము నియామకం చేయని అడ్డు వరుసను టిక్ చేయండి టిక్ చేసిన అడ్డు వరుసకు సున్నా ఉంటే సంబంధిత నిలువు వరుసను టిక్ చేయండి ఎంచుకున్న నిలువు వరుసకు నియామక ఉంటే సంబంధిత అడ్డు వరుసను టిక్ చేయండి ఈ రెండు దశలను పునరావృతం చేయండి ఎక్కువ టికింగ్ సాధ్యం కాదు మరియు ఎంపిక చేయని అడ్డు వరుసలు మరియు ఎంచుకున్న నిలువు వరుసల ద్వారా గీతలు గీయండి ఇప్పుడు మనము ఈ గీతలును గీసాము ఈ గీతలు ఎంపిక చేయని అడ్డు వరుసల ద్వారా గీస్తున్నారు ఇది ఎంపిక చేయని అడ్డు వరుస ఇది ఎంపిక చేయని అడ్డు వరుస మరియు ఇది టిక్ చేసిన నిలువు వరుస ఇది టిక్డ్ నిలువు వరుస కాబట్టి మనము టిక్ చేయని అడ్డు వరుసలు మరియు టిక్ చేసిన నిలువు వరుసల ద్వారా గీతలు గీసాము మళ్ళీ వివరించడానికి నియామకం చేయని అడ్డు వరుసను టిక్ చేయండి ఇది మన మొదటి టిక్ ఒకవేళ ఆ నిలువు వరుసలో సున్నా ఉంటే ఆ నిలువు వరుసను టిక్ చేయండి ఇది మన రెండవ టిక్ ఆ నిలువు వరుసలో నియామకం ఉంటే ఆ అడ్డు వరుసను టిక్ చేయండి ఇది మన 3వ టిక్ ఇప్పుడు ఈ దశలను 2 మరియు 3 పునరావృతం చేయండి ఇప్పుడు ఇంకా ఎటువంటి టికింగ్ చేయడానికి సాధ్యంకాదు ఇప్పుడు టికింగ్ చేయని అడ్డు వరుసలు మరియు టికింగ్ చేసిన నిలువు వరుసలు ఎంచుకోని గీతలు గీయాలి మనము అలా చేస్తే మనము ఆసక్తికరమైనది ఏదో గమనిస్తాము ఇప్పుడు ఈ గీతలు గీసే విధానంలో మనము మూడు గీతలు గీసాము ఇప్పుడు మూడు నియామకాలు ఉన్నాయని అవి నీలం రంగులో 3 నియామకాలు చూపించబడుతున్నాయని మరియు మూడు గీతలు గీసినట్లు మీరు గ్రహిస్తారు అంతే కాకుండా ఈ మూడు గీతలుమాత్రిక లోని అన్ని సున్నాలును కవర్ చేస్తున్నాయి మాత్రికలోని అన్ని సున్నాలు కనీసం ఒక గీత గుండా ఉంటాయి మనము సున్నాలు కానివి కూడా కలిగి ఉండవచ్చు కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సున్నా ఇప్పుడు ఒక గీతతో కప్పబడి ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడు ఆ టిక్ లను తయారు చేసాము మరియు మనము గీతలు గీసాము ఇప్పుడు క్రొత్త మాత్రికను రూపొందించడానికి మనం దీనితో ఏదో ఒకటి చేయాలి దానితో మనము ఈ సమస్యను పరిష్కరిస్తాము ఇప్పుడు ఈ టికింగ్ తర్వాత మనం ఏమి చేయాలి మరియు క్రొత్త మాత్రికలోకి రావడానికి దీన్ని ఎలా సవరించాలి అనేది మనము తరువాత పాఠములో చూద్దాము